శుభోదయం స్నేహితులారా 6 వ వారానికి స్వాగతం పలుకుతున్నాము ఇక్కడ మనము గ్యాస్ టర్బైన్ చక్రాల గురించి మాట్లాడబోతున్నాం ఈ కోర్సు యొక్క మొదటి మూడు వారాల్లో మనము కొన్ని ప్రాథమిక అంశాల గురించి మాట్లాడాము మరియు థర్మోడైనమిక్ ప్రాపర్టీ రిలేషన్స్ లేదా థర్మోడైనమిక్ ఉపయోగించే మార్గాలు వంటి అంశాలను చర్చించడం ద్వారా అనువర్తిత థర్మోడైనమిక్స్ లేదా ప్రాక్టికల్ సిస్టమ్స్కు థర్మోడైనమిక్స్ యొక్క వివరాల గురించి తెలుసుకోవడానికి మనము నేపథ్యాన్ని సిద్ధం చేసాము స్వచ్ఛమైన పదార్ధాల లక్షణాలను గుర్తించడానికి పట్టికలు ఉపయోగించాము 4 వ వారంలో మొదటి అనువర్తిత భావన గురించి చర్చించాము ఇది గ్యాస్ పవర్ సైకిల్స్ లేదా ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ ఇవి అంతర్గత దహన ఇంజిన్లతో పరస్పరం సంబంధం కలిగి ఉన్న చక్రాలు మునుపటి వారంలో అనగా 5 వ వారంలో గాలి ప్రామాణిక చక్రాలతో పాటు మనం పరిగణించవలసిన మరికొన్ని వాస్తవిక అంశాల గురించి మాట్లాడాము ఇప్పుడు మనము గ్యాస్ టర్బైన్ చక్రాలపై చర్చను ప్రారంభించడానికి ముందు మిమ్మల్ని వేడి ఇంజిన్ల భావనను సమీక్షిస్తాను మీరు ఇంజిన్ల గురించి మాట్లాడినప్పుడల్లా మనము సాధారణంగా శక్తి మార్పిడి పరికరం గురించి మాట్లాడుతున్నామని మనకి తెలుసు అంటే మనం కేవలం బ్లాక్ కోణంలోపరిగణిస్తే ఇంజిన్ ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట రూపం యొక్క శక్తిని కొంత మూలం నుండి స్వీకరించే శక్తికి అనుగుణంగా ఉంటుంది మరియు దానిని మరొక శక్తిగా మారుస్తుంది సాధారణంగా అవుట్పుట్ వైపు ఎనర్జీ యాంత్రిక రూపంలో ఉన్నప్పుడు ఇంజిన్ అనే పదం ప్రధానంగా ముడిపడి ఉంటుంది ఇది కైనెటిక్ ఎనర్జీ లేదా పొటెన్షియల్ ఎనర్జీలో మార్పు కావచ్చు లేదా కొంత థ్రస్ట్ లేదా షాఫ్ట్ కదలికల రూపంలో ఉండవచ్చు తద్వారా మీకు పని అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి ఇంజిన్ విషయంలో సాధారణంగా మన లక్ష్యం ఏమిటంటే ఉపయోగకరమైన పని ఉత్పత్తిని పొందడానికి కొంత శక్తిని మార్చడం మరియు ఈ ఇన్పుట్ శక్తి యొక్క స్వభావాన్ని బట్టి మనం సాధారణంగా వివిధ రకాల ఇంజిన్లను కలిగి ఉండవచ్చు మీ ఇన్పుట్ అనేది విద్యుత్ శక్తి అయినప్పుడు మనము దీన్ని ఎలక్ట్రికల్ ఇంజిన్ అని సులభంగా పిలుస్తాము సాధారణ ఉదాహరణ మోటారు కావచ్చు మోటారును ఎలక్ట్రికల్ ఇంజిన్గా తేలికగా పరిగణించవచ్చు ఇక్కడ మనము కొంత విద్యుత్ శక్తిని ఇన్పుట్గా ఇస్తున్నాము మరియు అవుట్పుట్గా యాంత్రిక పనిని పొందుతున్నాము ఎలక్ట్రికల్ లేదా ఇతర రకాల శక్తిని కలిగి ఉండటానికి బదులుగా మనకు థర్మల్ ఎనర్జీని ఇన్పుట్గా కలిగి ఉన్నప్పుడు మనము వాటిని థర్మల్ ఇంజన్లు అని పిలుస్తాము లేదా సాధారణంగా మరింత ప్రాచుర్యం పొందిన వాటిని హీట్ ఇంజన్లు అంటారు కాబట్టి హీట్ ఇంజన్లు థర్మల్ ఎనర్జీని లేదా హీట్ ఎనర్జీని ఇన్పుట్గా తీసుకొని దీనిని పనికి మారుస్తాయి థర్మోడైనమిక్స్ యొక్క రెండవ నియమం నుండి ఉష్ణ శక్తిని పని ఉత్పాదనకు పూర్తిగా మార్చడం సాధ్యం కాదని మనకు తెలుసు ఎందుకంటే పనితో పోలిస్తే వేడి తక్కువ గ్రేడ్ కాన్సెప్ట్ రకం శక్తి అందువల్ల ఈ ఇన్పుట్ వేడి యొక్క కొంత భాగాన్ని మాత్రమే పనిగా మార్చవచ్చు కార్నోట్ సైకిల్స్ మొదలైన భావన గురించి మనము ఇప్పటికే చర్చించాము ఇవి ఉష్ణ శక్తి యొక్క ఈ మార్పిడి యొక్క ఎగువ పరిమితిని పని చేయడానికి అనువైన ఉష్ణ ఇంజన్లు కానీ సమస్య ఏమిటంటే థర్మల్ ఎనర్జీ కొన్ని నిర్దిష్ట వనరులు కాకుండా థర్మల్ ఎనర్జీ ప్రకృతిలో ఉచితంగా లభించదు సౌరశక్తి వలె ఉష్ణ శక్తి యొక్క ఒక వనరుగా ఉంటుంది ఇది చాలా ఉచితంగా లభిస్తుంది కానీ మళ్ళీ సంబంధిత ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది మరియు కార్నోట్ చక్రం రకమైన ఉష్ణ ఇంజిన్ల కోసం లేదా కనీసం కార్నోట్ చక్రం యొక్క భావన నుండి మనకు తెలుసు అదనంగా అధిక వేడి ఉంటే ఇంజిన్ యొక్క సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి మీరు ఎల్లప్పుడూ అధిక ఉష్ణోగ్రత మూలం నుండి వేడి ఇంజిన్కు శక్తిని జోడించాలనుకుంటున్నారు మరియు ఆ దృక్కోణం నుండి సౌర శక్తి ఆదర్శవంతమైన మూలం కాదు ఎందుకంటే సౌర కిరణాల ప్రభావవంతమైన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది కనుక మనము ఉష్ణశక్తిని మరొక మూలం నుండి పొందాలి మనకు సాధారణంగా లభించే మూలం ఇంధన దహనం ఇది సాధారణంగా హైడ్రోకార్బన్ ఇంధనం ఉపయోగపడుతుంది వేరే ఏదైనా ఇంధనాన్ని కూడా ఉపయోగించవచ్చు దీని ద్వారా సాధారణంగా కొన్ని రకాల ఆక్సిడేషన్ చర్యలు లేదా కొన్ని రకాల ఎక్సోధర్మిక్ ఆక్సిడేషన్ చర్యలు సంభవిస్తాయి కనుక ఏమి చేస్తాము ఇంధనాన్ని మరియు ఒక రకమైన ఆక్సిడైజర్నిఅందించే ఒక రకమైన పరికరం ఉంది ఇక్కడ దహన ప్రతిచర్య జరుగుతుంది దీనిని మనము కంబస్టర్ అని పిలుస్తాము మరియు ఈ దహన ప్రతిచర్య కారణంగా లేదా ఈ బాహ్య ఉష్ణ రసాయన ప్రతిచర్య కారణంగా ఇంధనం మరియు ఆక్సిడైజర్ లోపల నిల్వ చేయబడిన రసాయన శక్తి ఉష్ణ శక్తిగా మార్చబడుతుంది తరువాత మనం వేడి ఇంజిన్లో ఉపయోగించవచ్చు కాబట్టి ఆచరణాత్మక ఉష్ణ ఇంజన్లు చాలావరకు శక్తి మార్పిడి యొక్క రెండు వేర్వేరు దశలతో సంబంధం కలిగి ఉంటుంది అవి ఎల్లప్పుడూ కొంత ఇంధనం లేదా రసాయన శక్తిని ఇన్పుట్గా తీసుకుంటాయి కాబట్టి ఈ ఇంధనం మరియు ఆక్సిడైజర్ కలిసి ఈ విషయాన్ని మనం వర్గీకరించవచ్చు లేదా రసాయన శక్తి యొక్క రూపంగా సూచించడానికి వాటిని మిళితం చేయవచ్చు కాబట్టి ఏదైనా హీట్ ఇంజిన్ సాధారణంగా దహన ప్రతిచర్య ద్వారా రసాయన శక్తి యొక్క రూపంతో మొదలవుతుంది ఇది ఉష్ణ శక్తిగా మార్చబడుతుంది మరియు రెండవ దశలో ఈ ఉష్ణ శక్తి యాంత్రిక శక్తి లేదా పని ఉత్పత్తిగా మార్చబడుతుంది కాబట్టి ఏదైనా హీట్ ఇంజిన్లో శక్తి మార్పిడి యొక్క రెండు దశలు ఉంటాయి ఈ దహన ప్రతిచర్య ఎక్కడ జరుగుతుందో దానిపై ఆధారపడి మనం సాధారణంగా ఇక్కడ చూపిన విధంగా హీట్ ఇంజన్లను రెండు వర్గాలుగా వర్గీకరించవచ్చు హీట్ ఇంజన్లను సాధారణంగా అంతర్గత దహన యంత్రం మరియు బాహ్య దహన యంత్రంగా వర్గీకరించవచ్చు అంతర్గత దహన యంత్రం ఇంజిన్ లోపల ఈ దహన ప్రతిచర్య ఎక్కడ జరుగుతుందో సూచిస్తుంది బాహ్య దహన యంత్రం ఇంజిన్ లోపల దహన ఎక్కడ జరగలేదని సూచిస్తుంది అయితే దహనం వేరే చోట జరుగుతోంది మరియు కొన్ని మార్గాల ద్వారా ఉత్పన్నమయ్యే ఉష్ణ శక్తి ఎందుకంటే దహన మీ హీట్ ఇంజిన్కు తీసుకువెళతారు అంతర్గత దహన ఇంజిన్లకు ఉదాహరణలు ఆటోమొబైల్ ఇంజన్లు ఇక్కడ మీకు ఒక సిలిండర్ ఉంటుంది మరియు మీరు నేరుగా మీ ఇంధనం మరియు ఆక్సిడైజర్ను సిలిండర్కు సరఫరా చేస్తున్నారు సిలిండర్ లోపల జరిగే దహన ప్రతిచర్యలు మరియు సిలిండర్ పని ఉత్పత్తిని ఉత్పత్తి చేస్తుంది బాహ్య దహన ఇంజిన్ యొక్క ఉదాహరణలు బాయిలర్ ఉన్న ఆవిరి ఇంజన్లు లేదా ఆవిరి టర్బైన్లు కావచ్చు బాయిలర్లో మనము ఇంధనాన్ని కాల్చాము మరియు ఈ దహన ప్రతిచర్య వలన విడుదలయ్యే ఉష్ణ శక్తి మొదట ఆవిరికి సరఫరా చేయబడుతుంది లేదా మొదట నీటి నుండి ఆవిరిని ఉత్పత్తి చేయడానికి వర్తించబడుతుంది తదనంతరం మనము ఈ ఆవిరిని ఇంజిన్ లేదా టర్బైన్కు తీసుకువెళతాము అక్కడ మనము పని అవుట్పుట్ పొందుతాము కాబట్టి బాహ్య దహన యంత్రాలు ఎల్లప్పుడూ ప్రత్యేక దహన యంత్రాలను కలిగి ఉంటాయి ఇవి అంతర్గత దహన యంత్రాలకు అవసరం లేదు అందువల్ల అంతర్గత దహన యంత్రాలు ఇచ్చిన విద్యుత్ ఉత్పత్తి కోసం అవి చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి కానీ అదే సమయంలో బాహ్య దహన యంత్రాలు పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి మరింత అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు అంతర్గత దహన యంత్రాలు మరియు బాహ్య దహన యంత్రాలు రెండింటినీ రోటరీ మరియు రెసిప్రొకేటింగ్గా వర్గీకరించవచ్చు రెసిప్రొకేటింగ్ అంటే మనకు కేవలం ఒక పరికరం లేదా ఒక ఐసి ఇంజిన్లో సిసిండర్ లాగా ఉండవచ్చు మరియు సిలిండర్ లోపల మనము ఇంధనం మరియు ఆక్సిడైజర్ను సరఫరా చేస్తాము దహనము జరుగుతుంది మనకు విస్తరణలు మొదలైనవి ఉన్నాయి పిస్టన్ యొక్క రిసిప్రొకేటింగ్ కదలిక కారణంగా ప్రతిదీ లోపల జరుగుతుంది ఎందుకంటే సాధారణంగా సిస్టమ్ సరిహద్దు యొక్క పరస్పర కదలిక కారణంగా అని చెప్పవచ్చు ఎందుకంటే పిస్టన్ ఎల్లప్పుడూ సిస్టమ్ సరిహద్దులో ఒక భాగాన్ని ఏర్పరుస్తుంది SI ఇంజిన్ గురించి మనము ఆలోచిస్తే మీకు సిలిండర్ ఉంది ఇప్పుడు ఇది పిస్టన్ ఇప్పుడు సిలిండర్ యొక్క మూడు గోడలు ఇలా ఉంటాయి ఇది ఒకటి అవి అన్నీ స్థిరంగా ఉన్నాయి ఈ ప్రత్యేకమైన పిస్టన్ స్థిరంగా లేదు అది పైకి క్రిందికి కదులుతూ ఉంటుంది మరియు వ్యవస్థ యొక్క నాల్గవ సరిహద్దు అవుతుంది కాబట్టి వ్యవస్థ యొక్క సరిహద్దు సరళమైనది ఇది కదిలేది మరియు ఇది పరస్పర విరుద్ధమైన నమూనాను అనుసరించి కదులుతూనే ఉంటుంది మనకు ఒక చక్రం కోసం వివిధ రకాల కార్యకలాపాలు ఉన్నాయి రోటరీ ఇంజిన్ విషయంలో ఇది ఒకటి కాదు ఇది బహుళ పరికరాల కలయిక కాబట్టి రెసిప్రొకేటింగ్ ఇంజన్లు ప్రధానంగా కొన్ని రకాల క్లోజ్డ్ సిస్టమ్లకు అనుగుణంగా ఉంటాయి ఇవి మీ ఆపరేషన్లో కొంత భాగంలో ఇంధనం మరియు గాలి సరఫరాను మరియు కాలిపోయిన వాయువుల ఎగ్జాస్ట్ను కూడా అనుమతిస్తాయి అయితే ఇతర భాగాలలో ఇది క్లోజ్డ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది ఈ ఇంజిన్ల యొక్క రోటరీ రకం అవి బహుళ వ్యవస్థలు లేదా బహుళ భాగాల కలయిక ప్రతి భాగం ఒక నిర్దిష్ట పని చేస్తుంది మరియు సరఫరా చేస్తుంది లేదా దాని అవుట్పుట్ తరువాతి పనికి ఇవ్వబడుతుంది దహన ప్రతిచర్య ఒకదానిలోనే జరుగుతుందని అనుకుందాం కాబట్టి ఏ ఉష్ణ శక్తి అయినా కాలిపోయిన వాయువును ఉత్పత్తి చేస్తుంది అది పని అవుట్పుట్ పూర్తయిన తర్వాత మరొకదానికి తీసుకువెళుతుంది అప్పుడు ఆ ఇంజిన్ నుండి వచ్చే ఎగ్జాస్ట్ లేదా పని అవుట్పుట్ను ఉత్పత్తి చేసే భాగం ఎగ్జాస్ట్ లేదా హీట్ విడుదల లేదా వేడి తొలగింపు జరిగే మరొకదానికి తీసుకువెళుతుంది ఈ విధంగా వేర్వేరు ఆపరేషన్ వేర్వేరు భాగాలలో జరుగుతుంది ఒక చక్రంలో నాలుగు ప్రక్రియలు ఉన్నాయని అనుకుందాం అప్పుడు స్ట్రోక్ యొక్క చక్రాలలో ఒకదాన్ని చేసే ప్రతి భాగం నాలుగు భాగాలు ఉంటుంది మరియు వాటికి సాధారణంగా రోటరీ రకమైన కదలికను కలిగి ఉంటాయి వాటికి స్థిర సరిహద్దులు ఉన్నాయి కదలికల గల సరిహద్దులు ఉండవు సాధారణంగా వారు షాఫ్ట్ పనిని కలిగి ఉంటాయి కనుక దీనికి రోటరీ అను పేరు ఇవ్వబడినది ఇప్పుడు మనము ఇప్పటికే చర్చించిన గ్యాసోలిన్ ఇంజన్లు లేదా సాధారణంగా స్పార్క్ జ్వలన ఇంజిన్ల గురించి చూద్దాము ఉదాహరణ ఈ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ మరియు డీజిల్ ఇంజన్లకు అనువైన చక్రాలు లేదా సాధారణంగా కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ గురించి ఒట్టో చక్రం గురించి మాట్లాడాము మనము డీజిల్ ఇంజిన్లకు ఐడియల్ చక్రం అయిన డీజిల్ చక్రం గురించి మాట్లాడాము అవి రెసిప్రొకేటింగ్ ఇంజిన్లకు ఉదాహరణలు మరియు ఇప్పుడు వాటి పని సూత్రం మాకు తెలుసు రోటరీ కి ఉదాహరణ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ కావచ్చు ఇది ఈ ప్రత్యేక చర్చకు లక్ష్యం వాంకెల్ ఇంజిన్ మరొక ఉదాహరణ కానీ మనము దాని గురించి మాట్లాడటం లేదు ఎవరికైనా ఆసక్తి ఉంటే వాంకెల్ చక్రం గురించి మరింత అవగాహన పొందడానికి మీరు నెట్లో శోధించవచ్చు దీని పని సూత్రం కొంతవరకు గ్యాస్ టర్బైన్తో సంబంధం కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది అంతర్గత దహన యంత్రం యొక్క రోటరీ రకం ఇప్పుడు మనము ఒక SI మరియు CI ఇంజన్లు లేదా గ్యాస్ టర్బైన్ లేదా వాంకెల్ ఇంజిన్ల గురించి మాట్లాడాను ఈ ఉదాహరణలన్నీ కనీసం ఒక భాగాలలోనైనా దహన జరుగుతుంది రెసిప్రొకేటింగ్ విషయంలో ఒక భాగం మాత్రమే ఉంది రోటరీ రకాల విషయాలలో అనేక భాగాలు ఉన్నాయి మరియు వాటిలో ఒకదానిలో దహన జరుగుతుంది వీటిని ప్రధానంగా మనం కంబస్టర్ అని పిలుస్తాము దహన ఉత్పత్తులను తదుపరి భాగానికి తీసుకువెళతారు ఇక్కడ ఉత్పత్తి ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో అవి వాస్తవంగా పనిచేసే మాధ్యమంగా పనిచేస్తాయి కాబట్టి ఈ అంతర్గత దహన ఇంజిన్లన్నింటికీ విద్యుత్ ఉత్పత్తి సమయంలో మీ పని మాధ్యమం దహన వాయువులు లేదా దహన ఉత్పత్తులు అని మనము చెప్పగలం అయినప్పటికీ బాహ్య దహన యంత్రం విషయంలో మీకు ఇంధనాన్ని తగలబెట్టి ఉష్ణ శక్తిని ఉత్పత్తి చేసే బాయిలర్ అని పిలువబడే ఒక ప్రత్యేక దహన యంత్రం ఉంది ఆపై మనము కొంత ద్రవాన్ని వాయు దశకు మార్చడానికి ఉష్ణ శక్తిని ఉపయోగిస్తాము ద్రవ యొక్క సాధారణ ఎంపిక నీరు కానీ మనం కొన్ని ఇతర రకాల ద్రవాలను కూడా ఉపయోగించవచ్చు తదనంతరం ఆ నిర్దిష్ట పని ద్రవం యొక్క వాయు దశ మీ పనిని ఉత్పత్తి చేసే భాగానికి తీసుకువెళుతుంది ఇక్కడ మాకు పని అవుట్పుట్ ఉంటుంది ఇక్కడ కూడా మనం పరస్పరం మరియు రోటరీ రకాన్ని కలిగి ఉండవచ్చు పరస్పర ఉదాహరణలు ఆవిరి ఇంజన్లు కావచ్చు ఈ రోజుల్లో వాస్తవంగా వాడుకలో లేని చోట అదే పరికరంలో ఆవిరి ఉత్పత్తి మరియు పని అవుట్పుట్ ఉంది ఎందుకంటే పిస్టన్ సిలిండర్ రకమైన అమరికకు ఆవిరి సరఫరా చేయబడుతుంది ఇది రెసిప్రొకేటింగ్ కదలికను కలిగి ఉంటుంది అందుకే ఇది ఒక రెసిప్రొకేటింగ్ విషయం స్టిర్లింగ్ ఇంజిన్ అయితే మనం ఇంతకుముందు చర్చించిన స్టిర్లింగ్ చక్రంలో పనిచేస్తుంది ఇది ఇటీవలి భావన ఇది మరొక ఉదాహరణ న స్టిర్లింగ్ ఇంజిన్ విషయంలో నేను ఈ బాహ్య దహన భాగం గురించి కూడా నేను ప్రస్తావించాను రోటరీ రకమైన బాహ్య దహన యంత్రాలలో సాధారణ ఉదాహరణ ఆవిరి టర్బైన్ ఒకవేళ ఆవిరి టర్బైన్ లో బాయిలర్ ఉంటుంది బాయిలర్లో మనము ఇంధనాన్ని సరఫరా చేస్తాము మనము ఆక్సిడైజర్ను సరఫరా చేస్తాము మరియు మనము నీటిని కూడా సరఫరా చేస్తాము సాధారణంగా ఉపయోగించే ద్రవం నీరు ఇప్పుడు దహన ప్రతిచర్యల వల్ల థర్మల్ ఎనర్జీ విడుదలైతే ఈ నీటిని ఆవిరిగా మార్చడానికి థర్మల్ ఎనర్జీ ఉపయోగించబడుతుంది మరియు దహన ఉత్పత్తులు కూడా విడిగా బయటకు వస్తాయి ఈ కాలిపోయిన వాయువులను తరువాత మీ ప్లాంట్ యొక్క చిమ్నీకి తీసుకువెళతారు అది చిమ్నీ లేదా స్టాక్ నుండి బయటికి వెళ్తుంది ఇక్కడ ఈ ఆవిరిని టర్బైన్కు తీసుకువెళతారు అక్కడ మనము పని అవుట్పుట్ తీసుకుంటాము కాబట్టి దహన వాయువును పని మాధ్యమంగా ఉపయోగించరు దహన వాయువులు బయటకు వెళ్తున్నాయి అయితే టర్బైన్ లోపల నిజమైన పని ఉత్పత్తిని ఉత్పత్తి చేయడానికి మనము రెండవ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నాము ఆవిరి ఇంజిన్ల విషయంలో కూడా అదే విధంగా జరుగుతుంది క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ గ్యాస్ టర్బైన్ యొక్క ఇతర వైవిధ్యం కూడా అదే విధంగా పనిచేస్తుంది ఇక్కడ మనం ఆవిరిని ఉపయోగించకపోవచ్చు మనం కొన్ని ఇతర వాయువులను ఉపయోగిస్తున్నాము కాని ద్వితీయ మాధ్యమం ఉంది కాబట్టి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి సమయంలో పనిచేసే మాధ్యమం ద్వితీయ మాధ్యమం కాబట్టి దహన కారణంగా విడుదలయ్యే ఉష్ణ శక్తి లేదా దహన ఉత్పత్తులలో లేదా కాలిపోయిన వాయువులో సరఫరా చేయబడిన లేదా రెండవ మాధ్యమానికి బదిలీ చేయబడిన మిగిలిన చక్రానికి పని మాధ్యమంగా పనిచేస్తుంది బాహ్య దహన మరియు అంతర్గత దహన యంత్రాల మధ్య ప్రధాన వ్యత్యాసం అది ఇప్పుడు మనము ఇప్పటికే అంతర్గత దహన యంత్రం యొక్క రిసిప్రొకేటింగ్ రకాన్ని గురించి చర్చించాము తరువాత మాడ్యూళ్ళలో ఒకదానిలో మనం ఆవిరి టర్బైన్ల గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ వాంకెల్ ఇంజన్లు లేదా స్టిర్లింగ్ ఇంజన్లు మన చర్చ పరిధిలో లేవు ఇక్కడ మనం క్లోజ్డ్ సైకిల్ మరియు ఓపెన్ సైకిల్ రెండింటినీ గ్యాస్ టర్బైన్ల గురించి చర్చిస్తాము ఎందుకంటే మా చక్రం పరిశీలన ప్రధానంగా క్లోజ్డ్ సైకిల్ రూపంలో ఉంటుంది అయితే చాలా గ్యాస్ టర్బైన్లు ఓపెన్ సైకిల్ రూపంలో పనిచేస్తాయి కాబట్టి ఇది ఒక సాధారణ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ ఇక్కడ మనము మొదట కంప్రెసర్లో స్వచ్ఛమైన గాలిని సరఫరా చేస్తున్నాము అక్కడ ఈ గాలి చాలా ఎక్కువ పీడన స్థాయికి కుదించబడుతుంది మరియు ఉష్ణోగ్రత ఒకేసారి పెరుగుతుంది ఇప్పుడు ఈ అధిక పీడన గాలిని దహన చాంబర్కు తీసుకువెళతారు అక్కడ మీరు దహన చాంబర్ లోపల ద్రవ ఇంధనాన్ని కూడా పిచికారీ చేస్తున్నారు దహన జరిగినప్పుడు ఉష్ణ శక్తి విడుదల అవుతుంది మరియు ఈ అధిక ఉష్ణోగ్రత దహన వాయువులను తరువాత టర్బైన్కు తీసుకువెళతారు కాబట్టి ఇక్కడ కంప్రెసర్లో మీ పని మాధ్యమం తాజా గాలి దహన గదిలో మీరు పీడనంతో కూడిన గాలి మరియు మీ ఇంధనాన్ని అందుకుంటున్నారు మరియు ఇక్కడ నుండి మనము బయటకు వస్తున్న దహన ఉత్పత్తులను కలిగి ఉన్నాము దహన ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి తరువాత వాటిని టర్బైన్కు తీసుకువెళతారు మరియు టర్బైన్లో మనము నిజమైన పని అవుట్పుట్ను పొందుతున్నాము చివరగా ఎగ్జాస్ట్ వాయువులు విడుదలవుతాయి అక్కడ కొన్ని దిగువ అనువర్తనం ఉండవచ్చు లేదా చుట్టుపక్కల ఉండవచ్చు ఇది గ్యాస్ టర్బైన్ యొక్క ఓపెన్ సైకిల్ రూపం అయితే ఇది క్లోజ్డ్ సైకిల్ రూపం ఇక్కడ ఎగ్జాస్ట్ వాయువులను టర్బైన్కు విడుదల చేయడానికి బదులుగా ఇక్కడ మనము కొన్ని హీట్ ఎక్స్చేంజర్ కి సరఫరా చేస్తున్నాము వాస్తవానికి క్లోజ్ సైకిల్ గ్యాస్ టర్బైన్లు దహన చాంబర్ లేనప్పుడు బాహ్య దహన ఇంజిన్ల వలె పనిచేస్తాయి దహన చాంబర్ ఇక్కడ ఎక్కడో ఉండవచ్చు ఇక్కడ మనం ఇంధనం మరియు ఆక్సిడైజర్ను సరఫరా చేస్తున్నాము దహనం జరుగుతోంది మరియుఇక్కడ విడుదలయిన ఉష్ణశక్తి హీట్ ఎక్స్చేంజర్ కి సరఫరా చేయబడుతుంది చక్రం లోపల మనకు వేరే రకమైన వర్కింగ్ మాధ్యమం ఉంది పని మాధ్యమానికి సాధారణ ఎంపిక కార్బన్ డయాక్సైడ్ కావచ్చు హీలియం కావచ్చు ఇవి క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ కోసం చాలా సాధారణ ఎంపిక కాబట్టి ఈ మాధ్యమం మొదట కంప్రెసర్ గుండా వెళుతుంది అక్కడ అది అధిక పీడన ఉష్ణోగ్రత స్థాయికి కుదించబడుతుంది తరువాత అది హీట్ ఎక్స్చేంజర్ లో దహన వేడిని పొందుతుంది అప్పుడు పని ఉత్పత్తి కొరకు టర్బైన్కు తీసుకువెళతారు మరియు చివరకు రెండవ హీట్ ఎక్స్చేంజర్ తక్కువ ఉష్ణోగ్రత హీట్ ఎక్స్చేంజర్ ఉంది మీరు దీనిని సింక్ అని కూడా పిలుస్తారు ఇది మీ హీట్ ఇంజిన్ యొక్క సింక్ లాగా పనిచేస్తుంది ఇక్కడ ఎగ్జాస్ట్ హీట్ కొంత శీతలీకరణ మాధ్యమానికి విడుదల అవుతుంది మరియు తరువాత దానిని కంప్రెసర్కు తీసుకువెళతారు కాబట్టి మీ పని మాధ్యమం కార్బన్ డయాక్సైడ్ లేదా హీలియం లేదా మీ సిస్టమ్ నుండి బయటకు వెళ్లకపోతే దానిని క్లోస్డ్ సిస్టం అని అంటారు ప్రత్యక్ష దహన లేదు కాబట్టి ఇది బాహ్య దహన రకం ఎంపిక కాబట్టి మీ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ ఒక అంతర్గత దహన పరికరం ఇక్కడ మీకు కంబస్టర్ ఉంది మరియు దహన వాయువులు టర్బైన్లో పని మాధ్యమంగా ఉపయోగించబడతాయి క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ విషయంలో మనకు కంబస్టర్ లేదు దీనికి బదులుగా మనము ఈ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నాము ఇది ఈ హీట్ ఎక్స్చేంజర్ లో దహన సమయంలో దహన వేడి లేదా ఉష్ణ విడుదలను అందుకుంటుంది వీటి మధ్య కామన్ గా ఉండేది ఏమిటి గాలి ప్రామాణిక చక్రాల విషయంలో మాదిరిగానే మూడు భాగాలు సాధారణమైనవి దహనమేమీ లేదని మనము ఊహించుకున్నాము దహన ప్రక్రియను వేడి చేరిక ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తున్నాము మరియు అక్కడ మనము సరఫరా మరియు ఎగ్జాస్ట్ ప్రక్రియను వేడి తిరస్కరణ ప్రక్రియ ద్వారా భర్తీ చేసాము మనము ఆ గాలి ప్రామాణిక ఉద్గారాలను బహిరంగ చక్రంలో ఉంచితే అది మూసివేసిన చక్రంగా మారుతుంది బహిరంగ చక్రం విషయంలో మళ్ళీ గాలి ప్రామాణిక అంచనాల గురించి ఆలోచించండి మనము ఎటువంటి దహనాన్ని పరిగణించటం లేదు కానీ మనము దహనాన్ని వేడి చేరిక ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తున్నాము కాబట్టి దహన చాంబర్ ఈ అధిక ఉష్ణోగ్రత హీట్ ఎక్స్చేంజర్ కి ఇస్తుంది దీనిని మూలంసోర్స్గా కూడా పిలుస్తారు మరియు ఇన్లెట్ మరియు ఎగ్జాస్ట్ ప్రక్రియలు తక్కువ ఉష్ణోగ్రత ఉష్ణ వినిమాయకం ద్వారా తొలగించబడతాయి మరియు ప్రత్యామ్నాయం చేయబడతాయి ఇది వేడిని విడుదల చేయడానికి అనుమతిస్తుంది కాబట్టి సిస్టమ్ కుదింపు ప్రారంభంలో ఉన్న ప్రారంభ ప్రక్రియ భాగానికి తిరిగి వెళ్ళవచ్చు కాబట్టి మనము గ్యాస్ టర్బైన్ చక్రాలపై ఎయిర్ స్టాండర్డ్ ఊహలను వర్తింపజేయాలి అప్పుడు ఓపెన్ సైకిల్ను క్లోజ్డ్ సిస్టమ్ లేదా క్లోజ్డ్ సైకిల్ లాగా చూడవచ్చు గ్యాస్ టర్బైన్ చక్రాన్ని మనం విశ్లేషించబోతున్నాం ఇది చాలా సాధ్యమే మరియు చాలా ఆచరణాత్మక గ్యాస్ టర్బైన్లు ఓపెన్ సైకిల్ మోడ్లో పనిచేస్తాయి కానీ మనము వాటిని మరింత క్లోజ్డ్ సైకిల్ మోడ్లో పరిశీలిస్తాము మరియు వాటి పనితీరు పారామితులను పొందడానికి ప్రయత్నిస్తాము నేను ఇక్కడ మాట్లాడబోయే గ్యాస్ టర్బైన్ చక్రం కూడా ఒక రకమైన ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అని నేను జోడించాలి కాబట్టి మనము చర్చించిన ఒట్టో డీజిల్ మరియు ద్వంద్వ దహన చక్రాలు దానికి అదనంగా ఉన్నాయి దీని పేరు తదుపరి స్లైడ్లో వస్తోంది కానీ దీనికి ముందు ఇప్పుడు మూసివేసిన చక్రం చూడండి నేను ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ కాన్ఫిగరేషన్ గురించి ఇంకేమీ మాట్లాడను దీనికి బదులుగా నేను ఈ క్లోజ్డ్ సైకిల్ మోడ్ మీద మాత్రమే దృష్టి పెడుతున్నాను ఇక్కడ నాలుగు భాగాలు ఉన్నాయి కంప్రెసర్ అధిక ఉష్ణోగ్రత ఉష్ణ వినిమాయకం మూలం టర్బైన్ మరియు సింక్ లేదా తక్కువ ఉష్ణోగ్రత ఉష్ణ వినిమాయకం ఇప్పుడు వాటిలో ప్రతి ఒక్కటి ఓపెన్ సిస్టమ్స్ ఎందుకంటే అన్నింటికీ మాస్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ ని కలిగి ఉన్నాయి అందువల్ల వాటిలో ప్రతిదాన్ని ఓపెన్ సిస్టమ్గా పరిగణించడం ద్వారా మనము వాటిని విశ్లేషించాలి అందువల్ల ఈ ప్రతి బహిరంగ వ్యవస్థకు ద్రవ్యరాశి మరియు ఎనర్జీ కన్జర్వేషన్ సమీకరణాన్ని పరిష్కరించి మరియు తరువాత వాటిని కలుపుతాము దాని కోసం చాలా తక్కువ పరిగణనలు తీసుకోవాలి మొదట పని మాధ్యమం యొక్క కైనెటిక్ మరియు పొటెన్షియల్ ఎనర్జీలలో ఏవైనా మార్పులను మనము విస్మరించబోతున్నాము రెండవది మనము దృడమైన గోడను పరిగణించబోతున్నాము ఇది ఆచరణాత్మకంగా నిజం ఎందుకంటే కంప్రెసర్ మరియు టర్బైన్ రెండూ షాఫ్ట్ వర్క్ ని కలిగి ఉంటాయి కంప్రెసర్ షాఫ్ట్ పనిని ఇన్పుట్గా పొందుతుంది మరియు టర్బైన్ షాఫ్ట్ వర్క్ రూపంలో పని అవుట్పుట్ను ఇస్తుంది కాబట్టి దృడమైన సరిహద్దు లేదు లేదా కదిలే సరిహద్దు లేదు నాలుగు గోడలకు అన్ని గోడలు దృడమైనవిగా ఉంటాయి మరియు అందువల్ల సరిహద్దు పని లేదు ఐసెన్ట్రోపిక్ కంప్రెషన్ మరియు విస్తరణ అనేది మనం పరిగణించిన ఊహ కాబట్టి ప్రారంభించడానికి ముందు వ్యవస్థలో ఎటువంటి ఫ్రిక్షన్ నష్టాలు లేవని మీరు అనుకుంటున్నారు మరియు కుదింపు మరియు విస్తరణ ప్రక్రియలు అంటే అక్కడ కంప్రెసర్ మరియు టర్బైన్ ఆదర్శంగా అడియాబాటిక్ కాబట్టి వాటిని రివర్సిబుల్ అడియాబాటిక్ లేదా ఫ్రిక్షన్ లేని అడియాబాటిక్ ఐసెన్ట్రోపిక్ ప్రక్రియలు ఐసెన్ట్రోపిక్ కంప్రెషన్ మరియు ఐసెన్ట్రోపిక్ విస్తరణ కనెక్ట్ చేసే పైపులలో ప్రెజర్ డ్రాప్ లేదు పని చేసే మాధ్యమం ఒక భాగం నుండి మరొక భాగానికి బదిలీ చేయబడాలి అంటే మూలం నుండి టర్బైన్ కి వెళ్ళాలి టర్బైన్ నుండి అది సింక్ కి వెళ్ళాలి కాబట్టి పైప్ లైన్లను అనుసంధానించడానికి ఒక రకమైన రకం ఉంటుంది మరియు ఫ్రిక్షన్ ఉన్నందున పైపు లైన్ల ద్వారా ద్రవం వెళుతున్నప్పుడు కొంత పీడనం తగ్గుతుంది కానీ మనము ఫ్రిక్షన్ ను మరియు ఎలాంటి వేడి లీకేజీని విస్మరిస్తున్నాము కాబట్టి కనెక్ట్ చేసే పైపులలో ప్రెజర్ డ్రాప్ లేదు మరియు కనెక్ట్ చేసే పైపులలో ఉష్ణ నష్టం ఉండదు ఇవి గాలి ప్రామాణిక అంచనాలతో పాటు మనం జతచేస్తున్న ముఖ్యమైన అంచనాలు ఇప్పుడు నేను గ్యాస్ ఫ్లో సిస్టమ్ గ్యాస్ టర్బైన్ కోసం చక్రానికి వెళ్ళే ముందు చాలా క్లుప్తంగా ఓపెన్ సిస్టమ్ను ఎలా విశ్లేషిస్తామో సమీక్షిద్దాం ఓపెన్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఇది 1 ఇన్పుట్ స్టేట్ గా మరియు 2 అవుట్పుట్ స్టేట్ గా అందుకుంటుంది స్టేట్ ని అర్ధం చేసుకొని మనం దీనిపై మాస్ కన్జర్వేషన్ ని వర్తింపజేస్తే మనం ఏమి పొందబోతున్నాం మాస్ కన్జర్వేషన్ నుండి స్థిరమైన స్థితిలో ఇప్పుడు మనం ఓపెన్ సిస్టమ్ కోసం థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమాన్ని వర్తింపజేస్తాము అప్పుడు మనం ఏమి వ్రాయగలం మన కన్వెన్షన్ ప్రకారం వ్యవస్థకు వేడిని సానుకూలంగా సరఫరా చేయాలని మరియు వ్యవస్థ చేత చేయబడుతున్న పనిని సానుకూలంగా భావిస్తున్నాము ఇక్కడ మరియు స్టేట్ 1 ఇన్పుట్ స్థితి స్టేట్ 2 అవుట్పుట్ స్టేట్ మరియు కాబట్టి ప్రవహించే ద్రవ ప్రవాహం యొక్క సంబంధిత ఎనర్జీ ఎంథాల్పీ కైనెటిక్ ఎనర్జీ మరియు పొటెన్షియల్ ఎనర్జీ కలయిక ఇప్పుడు మాస్ కన్జర్వేషన్ నుండి మనకు తెలుసు కాబట్టి మనం ఇలా వ్రాయవచ్చు ఇప్పుడు ఈ ఊహను చూడండి కైనెటిక్ మరియు పొటెన్షియల్ శక్తులలో ఏవైనా మార్పులను మనము విస్మరిస్తున్నాము కైనెటిక్ మరియు పొటెన్షియల్ శక్తులలో మార్పులు చాలా తక్కువ కాబట్టి c1 మరియు c2 దాదాపు సమానమని z1 మరియు z2 సమానమని మనం చెప్పగలను మరియు ఇది గ్యాస్ టర్బైన్ చక్రానికి చెడ్డ ఊహ కాదు ఎందుకంటే ఎంథాల్పీ యొక్క పరిమాణం కైనెటిక్ మరియు పొటెన్షియల్ శక్తుల యొక్క పరిమాణం కంటే 1000 రెట్లు పెద్దదిగా ఉంటుంది ఎంథాల్పీలో మార్పులు కైనెటిక్ మరియు పొటెన్షియల్ శక్తుల లో మార్పుల కంటే చాలా ఆర్డర్లు ఎక్కువగా ఉంటాయని నేను చెప్పాలి మరియు ఇది చాలా వాస్తవిక ఊహ కాబట్టి h1 − h2 qin wout ఇక్కడ మరియు ఇప్పుడు ఇది నేను మాట్లాడుతున్న ఆదర్శ చక్రం దీనిని బ్రైటన్ చక్రం లేదా జూల్ చక్రం అంటారు బ్రైటన్ చక్రం చాలా సాధారణ పేరు మరియు అందువల్ల దానికి అంటుకుని ఉండాలి Pv మరియు Ts రేఖాచిత్రాలపై ప్లాట్లు చూపబడిన ప్రక్రియలను చూడండి ఇక్కడ 1 నుండి 2 అనేది ఐసెన్ట్రోపిక్ కుదింపు ప్రక్రియ ఇది కంప్రెసర్ లోపల జరుగుతోంది అప్పుడు 2 నుండి 3 అనేది స్థిరమైన పీడన వేడి చేరిక ప్రక్రియ మునుపటిదానికి తిరిగి వెళితే ఇక్కడ నుండి ప్రక్రియల యొక్క చక్రాలు లేదా స్వభావాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం కాబట్టి 1 నుండి 2 ఒక కుదింపు ప్రక్రియ మరియు మనకు కుదింపు కూడా సమస్యాత్మకంగా జరుగుతుంది కాబట్టి 1 నుండి 2 ఒక ఐసెన్ట్రోపిక్ కుదింపు ప్రక్రియ 2 నుండి 3 వరకు హీట్ ఎక్స్చెంజర్ లో ఉష్ణ సంకలనం జరుగుతుంది మరియు వాల్యూమ్లో ఎటువంటి మార్పు ఉండదు లేదా భాగం యొక్క పరిమాణంలో ఎటువంటి మార్పు లేదని నేను చెప్పాలి కానీ హీట్ ఎక్స్చెంజర్ ద్వారా వాయువు ప్రవహిస్తున్నందున అక్కడ మార్పు ఉండవచ్చు దాని ఉష్ణోగ్రత మార్చడం వల్ల వాయువు వాల్యూమ్ లో మార్పు ఉండవచ్చు ఇది పిస్టన్ సిలిండర్ రకమైన అమరిక లాంటిది కాదు కాబట్టి ఈ ఉష్ణ మార్పిడి స్థిరమైన పీడనంతో జరుగుతుందని ఊహించడం మరింత వాస్తవికమైనది ఇప్పుడు టర్బైన్ మళ్ళీ అది ఐసెన్ట్రోపిక్ విస్తరణ మరియు చివరకు ఉష్ణ హీట్ ఎక్స్చెంజర్ తక్కువ ఉష్ణోగ్రత వైపు మళ్ళీ మనం విడుదలయ్యే వేడి లేదా స్థిరమైన పీడనం వద్ద వేడి తిరస్కరణ అని అనుకోవచ్చు ఇది ఊహ కి సంబంధించి అత్యంత వాస్తవిక మార్గం కనుక పైపులను అనుసంధానించడంలో మరియు భాగాల లోపల కూడా ఎలాంటి పీడనం తగ్గుతుందో మనము విస్మరించాము కాబట్టి ఉష్ణ మార్పిడి ప్రక్రియలు స్థిరమైన పీడనంకి లోనవుతాయని మనము సురక్షితంగా ఊహించవచ్చు కాబట్టి మనము ఈ బ్రైటన్ చక్రం పొందుతున్నాము 1 నుండి 2 ఐసెన్ట్రోపిక్ కుదింపు 2 నుండి 3 అనేది స్థిరమైన పీడన వేడి చేరిక 3 నుండి 4 టర్బైన్లో ఐసెన్ట్రోపిక్ విస్తరణ మరియు 4 నుండి 1 ఉష్ణ తిరస్కరణ ఇక్కడ Qdot in సిస్టమ్కు జోడించబడుతోంది అదేవిధంగా Ts రేఖాచిత్రంలో 1 నుండి 2 వరకు ఐసెన్ట్రోపిక్ కుదింపు ప్రక్రియ కాబట్టి ఈ సమయంలో ఎంట్రోపీలో ఎటువంటి మార్పు ఉండదు కానీ ఇది కుదింపు కనుక ఉష్ణోగ్రత పెరుగుతుంది 2 నుండి 3 అనేది ఉష్ణ చేరిక ప్రక్రియ ఈ సమయంలో ఉష్ణోగ్రత ఎంట్రోపీ రెండూ పెరుగుతాయి అప్పుడు 3 నుండి 4 టర్బైన్లో విస్తరణ ప్రక్రియ మరియు 4 నుండి 1 వేడి తిరస్కరణ దీన్ని విశ్లేషించడానికి మనము ఇంతకుముందు ఊహించిన గాలి ప్రామాణిక ఊహలను రిహార్సల్ చేయబోతున్నాం మూసివేసిన రకం గ్యాస్ టర్బైన్ చక్రానికి చాలా చెల్లుబాటు అయ్యే క్లోజ్డ్ లూప్లో ప్రసరణలను కలిగి ఉన్న పని ద్రవాన్ని గాలిగా మనము పరిశీలిస్తున్నాము మనము గాలిని ఆదర్శవంతమైన వాయువుగా ఊహిస్తున్నాము మరియు అది పని చేసే మాధ్యమం కాబట్టి ఇది ఒక తీవ్రమైన ఊహ ఇంధన వాయు చక్రం విషయంలో ఇంజిన్ పనితీరును ఎలా ప్రభావితం చేస్తుందో మనం ఇప్పటికే చూశాము కాబట్టి గ్యాస్ టర్బైన్ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది ఆదర్శవంతమైన పనితీరును గుర్తించడం కోసం మనము గాలిని పని మాధ్యమంగా అంటుకుంటాము చక్రాలను కలిగి ఉన్న అన్ని ప్రక్రియలు అంతర్గతంగా రివర్సబుల్ నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా దహన ప్రక్రియను బాహ్య మూలం నుండి వేడి చేరికను అనుమతించే ప్రక్రియ ద్వారా భర్తీ చేయబడుతుంది అదేవిధంగా ఎగ్జాస్ట్ లేదు ఇది ఉష్ణ తిరస్కరణ ప్రక్రియ ద్వారా భర్తీ చేయబడుతోంది మరియు నిర్దిష్ట హీట్స్ స్థిరంగా ఉంటాయని మనము ఊహిస్తున్నాము కాబట్టి ప్రతి ప్రక్రియను విడిగా విశ్లేషిద్దాం కాబట్టి మొదటిది మొదటి భాగం ఈ 1 నుండి 2 తో అనుబంధించబడిన కంప్రెసర్ ఇక్కడ మునుపటి సమీకరణాన్ని ఉపయోగిస్తే ఇప్పుడు కంప్రెషర్ను చూడండి ఇది ఐసెన్ట్రోపిక్ కాబట్టి qin లేదు మరియు వర్క్ అవుట్పుట్ లేదు అయితే వర్క్ ఇన్పుట్ ఉంది కాబట్టి ఈ wout ను wc ద్వారా భర్తీ చేయవచ్చు ఇక్కడ wc కంప్రెసర్ పనిని సూచిస్తుంది మరియు కాబట్టి కంప్రెసర్ వర్క్ wc ను ఇలా వ్రాయవచ్చు wc h2 − h1 తదుపరిది 2 నుండి 3 వరకు ఉండే వేడి చేరిక భాగం కాబట్టి ఈ భాగానికి ఈ ప్రక్రియ స్థిరమైన పీడనంలో జరుగుతోంది పని పరస్పర చర్య లేదు కాబట్టి wout 0 తీసుకోవచ్చు qin ఉంది మరియు qin అంటే జోడించబడిన మొత్తం వేడి కాబట్టి తదుపరిది టర్బైన్ 3 నుండి 4 ప్రక్రియను సులభతరం చేస్తుంది కాబట్టి అదేవిధంగా ఈ టర్బైన్ కోసం మనం ఇలా వ్రాయవచ్చు ఈ సందర్భంలో ఉష్ణ బదిలీ లేదు ఎందుకంటే ఇది ఐసెన్ట్రోపిక్ మరియు wout అనేది టర్బైన్ పని ఇది మా అసలు లక్ష్యం కాబట్టి wt చివరకు వేడి తిరస్కరణ అనేది 4 నుండి 1 ప్రక్రియకు అనుగుణంగా ఉంటుంది మళ్ళీ వేడి తిరస్కరణ ప్రక్రియలో 4 నుండి 1 వరకు పని బదిలీ లేదు కానీ వేడి తిరస్కరణ ఉంది అది qin కి బదులుగా qout ఉంది ఇక్కడ మనం చెప్పగలం qin qout ఈ ప్రత్యేక సందర్భంలో కాబట్టి మీరు దానిని మనము దీనితో ముందుకు వెళ్తున్నాము అందువల్ల మనకు లభించినదానిని సంగ్రహంగా చెబుతున్నాను కాబట్టి మాకు కంప్రెసర్ పని వచ్చింది wc h2 − h1 మరియు టర్బైన్ పని మునుపటి స్లయిడ్ ని గమనించండి మరియు అదేవిధంగా హీట్ ఇన్పుట్ మరియు హీట్ అవుట్పుట్ విలువ ఇక్కడ నుండి తనిఖీ చేయండి గాలి మరియు గాలి స్థిరమైన నిర్దిష్ట వేడిలతో ఆదర్శవంతమైన వాయువుగా భావించబడుతున్నందున ఇప్పుడు పని ద్రవం ఇక్కడ ఉంటుందని మనము ఊహించాము ఆదర్శవంతమైన వాయువు కోసం ఎంథాల్పీలో మార్పు ఏమిటి అది ఉష్ణోగ్రత మార్పుకు నేరుగా సమానం అదేవిధంగా ఇది అవుతుంది మరియు ఇది అవుతుంది వ్యవస్థలో ని పరస్పర చర్యల వేడి లేదా పని పరస్పర చర్యలు ఇవి ఒక చక్రం కోసం థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమాన్ని వర్తింపజేయడం ఇది మొత్తం పని పరస్పర చర్య లేదా నెట్ వర్క్ అవుట్పుట్ కాబట్టి ఈ చక్రం యొక్క సామర్థ్యం ఏమిటి ఈ బ్రైటన్ చక్రం యొక్క ఉష్ణ సామర్థ్యం దీనికి సమానంగా ఉంటుంది మనము మొదటి లాని ఉపయోగిస్తే దీనికి సమానంగా ఉండాలి కాబట్టి మీరు వ్యక్తీకరణలను cp పరంగా వ్రాస్తే వ్యక్తీకరణలలో qout మరియు qin ఉన్నాయి కాబట్టి మీరు దీనిని ఇలా వ్రాయవచ్చు ఇప్పుడు ఇతర రెండు ప్రక్రియలు ప్రక్రియ 1 నుండి 2 మరియు 3 నుండి 4 వరకు చూడండి ఇవి ఐసెన్ట్రోపిక్ ప్రక్రియలు కాబట్టి వాటి కోసం కొన్ని ఆదర్శ వాయువుతో కూడిన ఐసెన్ట్రోపిక్ ప్రక్రియలు చెల్లుతుంది కాబట్టి 1 నుండి 2 ప్రక్రియ కోసం మనం దీనిని వ్రాయవచ్చు ఏదైనా ఐసెన్ట్రోపిక్ ప్రక్రియలకు ఇది వర్తిస్తుంది అదేవిధంగా తద్వారా కాబట్టి మన వద్ద ఉన్న ఉష్ణ సామర్థ్య వ్యక్తీకరణ ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవడం ముఖ్యం లేదా ముఖ్యమైన గమనిక నెట్వర్క్ అవుట్పుట్ అనేది మీరు టర్బైన్ నుండి పొందే పని అవుట్పుట్ నుండి గణనీయంగా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పనిచేసే మాధ్యమం ఒక వాయువు మరియు వాయువును కుదించడానికి మనం సాధారణంగా టర్బైన్ ఉత్పత్తి చేసే పనిలో గణనీయమైన భాగాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది అందువల్ల టర్బైన్ పనిలో ఈ కంప్రెసర్ పని గణనీయమైన భాగాన్ని కలిగి ఉంటుంది తద్వారా చాలా తక్కువ మొత్తంలో నెట్వర్క్ ఇస్తుంది మరియు ఈ పనిని తరచుగా బ్యాక్ వర్క్ అని పిలుస్తారు కాబట్టి కంప్రెసర్ మరియు టర్బైన్ పని యొక్క ఈ రెండు నిష్పత్తిని తరచుగా బ్యాక్ వర్క్ రేషియోగా సూచిస్తారు కాబట్టి పనితీరు పారామితులు ఇప్పుడు బ్రైటన్ చక్రం యొక్క ఉష్ణ సామర్థ్యం మనము పొందుతున్నాము మరియు మనకు లభించిన వ్యక్తీకరణల నుండి మనం దీనికి సమానంగా వ్రాయవచ్చు ఇక్కడ rp ను పీడన నిష్పత్తి అంటారు ఇది దహన తర్వాత పీడనం మరియు కుదింపుకు ముందు పీడనం మధ్య నిష్పత్తి మరియు బ్రైటన్ చక్రం కోసం మీ సామర్థ్యానికి ఇది వ్యక్తీకరణ ఇది SI ఇంజన్లు లేదా CI ఇంజిన్లలో మనము ఉపయోగించే మీ కుదింపు నిష్పత్తికి చాలా పోలి ఉంటుంది కానీ ఇక్కడ వేడి చేరిక మరియు వేడి తిరస్కరణ ప్రక్రియలు న స్థిరమైన పీడనం వద్ద జరుగుతాయి కాబట్టి వాల్యూమ్ నిష్పత్తిలో పనిచేయడానికి బదులుగా పీడన నిష్పత్తితో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది అందుకే మనము ఈ పీడన నిష్పత్తి పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాము మరియు మనము ఇలా పొందుతున్నాము బ్యాక్ వర్క్ అనే పదం తరచుగా కంప్రెసర్ పని మరియు టర్బైన్ పని మధ్య నిష్పత్తికి సంబంధించినది దీనిని బ్యాక్ వర్క్ రేషియో అంటారు కంప్రెసర్ల విషయంలో చాలా తరచుగా ఈ బ్యాక్ వర్క్ నిష్పత్తి గణనీయంగా ఉంటుంది గ్యాస్ టర్బైన్ల విషయంలో నేను చెప్పినట్లుగా ఇది 50 కంటే ఎక్కువగా ఉంటుంది అంటే మీ టర్బైన్ మీ కంప్రెసర్ ఉత్పత్తి చేసే శక్తి మీలో సగం వరకు కేటాయించబడుతుంది అందువల్ల ఇచ్చిన విద్యుత్ ఉత్పత్తి కోసం మనకు చాలా పెద్ద సైజు కంప్రెసర్ ఉండాలి తద్వారా బ్యాక్ వర్క్ యొక్క ఈ ప్రభావాన్ని మనం చాలా తక్కువగా ఉంచవచ్చు ఇది మనము ఆదర్శ చక్రం పరంగా మాట్లాడుతున్నాము మీరు ఈ సంఖ్యా సమస్యలను తర్వాత పరిష్కరిస్తాము ఇక్కడ మీరు ఈ బ్యాక్ వర్క్ నిష్పత్తి యొక్క పరిమాణాన్ని చూడవచ్చు ఆదర్శ చక్రాల కోసం కూడా మనం 40 నుండి 50 వరకు కంప్రెసర్ పని రూపంలో నష్టపోవచ్చు మరియు నిజమైన చక్రం విషయంలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పీడన నిష్పత్తి పరంగా మనము సామర్థ్యాన్ని ప్లాట్ చేస్తే ఇది ఒట్టో మరియు డీజిల్ చక్రం కోసం ప్రతి కుదింపు నిష్పత్తి యొక్క సామర్థ్య వైవిధ్యంగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే బ్రైటన్ చక్రం యొక్క పీడన నిష్పత్తి పెరిగితే బ్రైటన్ ఉష్ణ సామర్థ్యం పెరుగుతుంది సాధారణంగా మనము rp 11 నుండి 16 పరిధిలో పని చేస్తాము ఎందుకంటే అధిక పీడనం మనం ఎల్లప్పుడూ అధిక పీడన స్థాయిలో పని చేయాలనుకుంటున్నాము కానీ మనం అక్కడి అధిక పీడనం ని ఎదుర్కోవడం మరింత క్లిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన స్లైడ్ను ముగించడానికి ముందు బ్రైటన్ చక్రం లేదా గ్యాస్ టర్బైన్ విషయంలో మనం ఉపయోగించే లక్షణ పరామితిని rp ని చూద్దాం దీనిని పీడన నిష్పత్తి అని పిలుస్తారు ఇది కుదింపు తర్వాత పీడనం మరియు కుదింపుకు ముందు పీడనం మధ్య నిష్పత్తి కాబట్టి కుదింపు ప్రక్రియతో సంబంధం ఉన్న పీడన నిష్పత్తి ఉంది మరియు కుదింపు సమయంలో పీడనం పెరుగుతుంది కాబట్టి ఇది ఎల్లప్పుడూ 1 కన్నా ఎక్కువగా ఉంటుంది అప్పుడు బ్రైటన్ చక్రానికి ఉష్ణ సామర్థ్యం ఇక్కడ k అనేది స్పెసిఫిక్ హీట్ నిష్పత్తి మరియు బ్యాక్ వర్క్ రేషియో కుదింపు పని మరియు టర్బైన్ పని కి మధ్య నిష్పత్తిగా ఇవ్వబడుతుంది ఇప్పుడు నేను చెప్పినట్లుగా పీడన సమస్య సామర్థ్యం పెరుగుతుంది కాని అధిక పీడన నిష్పత్తులకు వెళ్ళడానికి కొన్ని ఆచరణాత్మక పరిమితులు ఉన్నాయి కానీ పరిగణించవలసిన మరో విషయం ఉంది ఇక్కడకు వెళ్ళే ముందు దీన్ని ఇక్కడ చూడండి నేను మునుపటి స్లైడ్కు ఒకసారి వెళ్తున్నాను ఇక్కడ మీరు ఏ సమయంలో అతిచిన్న ఉష్ణోగ్రత కలిగి ఉండాలని ఆశించారు వాస్తవానికి పాయింట్ నంబర్ 1 కుదింపుకు ముందు ఇక్కడ ఉష్ణోగ్రత అత్యల్పంగా ఉంటుంది ఇది సాధారణంగా వాతావరణ ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉంటుంది మరియు మీరు ఎక్కడ అత్యధిక ఉష్ణోగ్రత కలిగి ఉండాలి పాయింట్ 3 వద్ద ఇది దహన చివరిలో ఉన్న స్థితి కాబట్టి మరియు ఈ రెండు ఉష్ణోగ్రతలు చాలా తరచుగా ఆచరణాత్మక పరిశీలనల ద్వారా పరిమితం చేయబడతాయి ఎందుకంటే వాతావరణ ఉష్ణోగ్రత కంటే T1 తక్కువగా ఉండకూడదు కాబట్టి మనకు ఉండే అతి తక్కువ వాతావరణ ఉష్ణోగ్రత T2 లేదా T3 గరిష్ట ఉష్ణోగ్రత పదార్థం పై ఆధారపడి ఉంటుంది మరియు అందువల్ల మనము కొన్ని పరిమితులను దాటి వెళ్ళలేము ఇప్పుడు మనము Tmean మరియు Tmax ను నిర్వహిస్తే T1 మరియు T3 కొన్ని కేస్ విలువలను జోడించి మా P ని మారిస్తే ఇలా మారుతుంది మీ rp చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇది ఇలా మారుతుంది అంటే మనము చాలా చిన్న పీడన పెరుగుదలను కలిగి ఉన్నాము అప్పుడు చాలా ఎక్కువ వేడి చేరిక ఉంటుంది ఈ అత్యధిక ఉష్ణోగ్రత స్థాయికి చేరుకోవడానికి అదనపు ప్రక్రియ ఉంటుంది మరియు మీరు Ts ప్లేన్ లో ఈ వక్రరేఖ ద్వారా ఒక చిన్న ప్రాంతం మాత్రమే చుట్టుముట్టబడి ఉండటాన్ని చూడవచ్చు కాబట్టి నికర ఉష్ణ బదిలీ చాలా చిన్నది మరియు అందువల్ల నికర పని బదిలీ కూడా చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా మనము rp యొక్క అధిక విలువ గురించి మాట్లాడుతుంటే గణనీయమైన స్థాయిలో కంప్రెసర్ పని ఉంది మరియు ఈ ప్రక్రియలో అదనపు వేడి చేరిక చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వక్రరేఖతో చుట్టుముట్టబడిన మొత్తం వైశాల్యం చాలా తక్కువ కానీ rpయొక్క ఇంటర్మీడియట్ విలువ కోసం మీరు చాలా ఎక్కువ పని అవుట్పుట్ పొందుతున్నారు అందువల్ల ఇచ్చిన గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతల కోసం ఈ పీడన నిష్పత్తి యొక్క వాంఛనీయ స్థాయి ఉండాలి ఆ వాంఛనీయ స్థాయిని ఇక్కడ గుర్తించడానికి ప్రయత్నిద్దాం నెట్ వర్క్ అవుట్పుట్ టర్బైన్ వర్క్ మైనస్ కంప్రెసర్ వర్క్ కు సమానంగా ఉంటుందని మనకు తెలుసు కాబట్టి అక్కడ నుండి ఇప్పుడు నేను మిమ్మల్ని మునుపటి స్లైడ్కు తీసుకెళ్లాలనుకుంటున్నాను ఇక్కడ చేసిన ఈ వ్యక్తీకరణలను చూడండి మరియు వ్యక్తీకరణ క్రింది విధంగా ఉంది కాబట్టి ఇది నెట్ వర్క్ అవుట్పుట్ rp తో ఈ పని అవుట్పుట్ను పెంచడానికి మనం చేయవలసింది ఏమిటంటే ఈ వ్యక్తీకరణను rp కి సంబంధించి డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి మనము cp మరియు k - 1 k వెలుపల తీసుకుంటే అది పోతుంది కాబట్టి మనకు కాబట్టి మీరు అన్ని rp ని ఒక వైపు తీసుకొని మిగిలినది మరొక వైపు తీసుకుంటే ఇది కాబట్టి rp యొక్క వాంఛనీయ విలువ ఇలా ఉంటుంది కాబట్టి ఇచ్చిన గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రత కోసం rp యొక్క వాంఛనీయ విలువ మరియు ఇక్కడ చూపిన ఉదాహరణ వలె మీరు మా వద్ద చెప్పినట్లు తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఇది గాలికి సాధారణ విలువ కోసం అప్పుడు మీ rp వాంఛనీయత మీరు దీన్ని కనుగొనడానికి ప్రయత్నించవచ్చు ఇది ఈ విలువ 8 2 కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా rp పెరిగేకొద్దీ మీ సామర్థ్యాన్ని పెంచుతుందని మనం చూడవచ్చు కాని పని అవుట్పుట్ కూడా పెరుగుతుందని దాని అర్ధం కాదు మరియు మీరు ఆ రెండు ఉష్ణోగ్రతలను ఫిక్సింగ్ చేసిన తర్వాత rp యొక్క వాంఛనీయ విలువకు మాత్రమే వర్క్ అవుట్పుట్ గరిష్టంగా మారుతుంది కాబట్టి సాధారణంగా మీరు సామర్థ్యం మరియు పని అవుట్పుట్ మధ్య ఒక రకమైన రాజీ అవసరం కొంత ట్రేడ్ ఆఫ్ చేయాలి వాస్తవానికి తక్కువ విద్యుత్ అవసరం కోసం ఒకసారి మనము rp యొక్క అధిక విలువను కలిగి ఉంటే మనము ఒక చక్రం నుండి తక్కువ నికర వర్క్ అవుట్పుట్ని పొందుతున్నాము అందువల్ల మీ ప్లాంట్కు విద్యుత్ ఉత్పత్తి ఇవ్వాల్సిన అవసరం ఉంటే మాకు చాలా పెద్ద ద్రవ్యరాశి ప్రవాహం అవసరం మనము పెద్ద పరిమాణంలో కంప్రెసర్ మరియు టర్బైన్లకు వెళ్తున్నాము ఇది కూడా కావాల్సినది కాదు కాబట్టి ప్రధానంగా మనము దీని కోసం పని అవుట్పుట్ను పెంచడానికి చూస్తాము కాబట్టి గ్యాస్ టర్బైన్ల యొక్క అనువర్తనాలు ఏమిటి రెండు రకాలైన అనువర్తనాలు ఉన్నాయి విద్యుత్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినది ఒకటి విద్యుత్ ఉత్పత్తిని మళ్ళీ రెండు విధాలుగా చేయవచ్చు ఒకటి మనం గ్యాస్ టర్బైన్ను స్వతంత్ర వ్యవస్థలుగా ఉపయోగిస్తున్నాము మరియు మరొకటి మనం గ్యాస్ టర్బైన్ను కోజెనరేషన్ ప్లాంట్లో భాగంగా ఉపయోగిస్తున్నాము అంటే మనం గ్యాస్ టర్బైన్ మరియు ఆవిరి టర్బైన్ను కలుపుతున్నాము గ్యాస్ టర్బైన్ నుండి వచ్చే ఎగ్జాస్ట్ సాధారణంగా ఆవిరి టర్బైన్లో ఉపయోగించటానికి ఆవిరిని పెంచడానికి ఉపయోగించే అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది మనము తరువాత మాడ్యూల్లో కోజెనరేషన్ గురించి కూడా చర్చిస్తాము విద్యుత్ విద్యుత్ ఉత్పత్తికి లేదా విద్యుత్ వాణిజ్య విద్యుత్ ఉత్పత్తికి గ్యాస్ టర్బైన్ ఉపయోగించడంలో ఒక సమస్య ఏమిటంటే ఇంధనం చాలా ఖరీదైనది కాబట్టి స్టాండ్ ఏ లోన్ వ్యవస్థల వాడకం అంత విస్తృతంగా లేదు చాలా తరచుగా ఇది వాణిజ్య ఇంధనాలు లేదా సాధారణ శిలాజ ఇంధనాలు అందుబాటులో లేని ప్రదేశాలలో ఉపయోగించబడుతుంది లేదా అవి భారతీయ దృక్పథం లో అండమాన్ మరియు నికోబార్ దీవులు ప్రదేశంఇలా దూరంగా ఉన్నాయి లేదా సుందర్బన్స్ కొన్ని మారుమూల ప్రదేశాలలో గ్యాస్ టర్బైన్లు విద్యుత్ ఉత్పత్తికి సాధ్యమయ్యే ఎంపికలు ఎందుకంటే ఇతర ఇంధనాలు అందుబాటులో లేవు మరియు రెండవ ఎంపిక విమానం ప్రొపల్షన్ ఈ విమానం జెట్ ప్రొపల్షన్ సైకిల్ లేదా విమానాల ప్రొపల్షన్ సైకిల్స్ పై నడుస్తుంది ఇవి గ్యాస్ టర్బైన్ సైకిల్స్ యొక్క మార్పులు ఇలాంటివి ఇక్కడ మీకు కంప్రెసర్ ఉంది మీకు టర్బైన్ ఉన్న కంబస్టర్ ఉంది కానీ టర్బైన్లో వాయువు సాధ్యమైనంత గరిష్ట స్థాయికి విస్తరించడానికి మనము అనుమతించము టర్బైన్ పని కంప్రెసర్ పనికి దాదాపు సమానంగా ఉంటుంది టర్బైన్ మరియు కంప్రెసర్ రెండూ ఎల్లప్పుడూ ఒకే షాఫ్ట్ మీద అమర్చబడి ఉంటాయి కాబట్టి టర్బైన్ ఉత్పత్తి చేసే పనిని కంప్రెషర్కు తీసుకెళ్లవచ్చు కంప్రెషర్ను అమలు చేయడానికి ఉపయోగించవచ్చు విమానం ప్రొపల్షన్ విషయంలో టర్బైన్ సరిగ్గా అదే మొత్తంలో పనిని ఉత్పత్తి చేయడానికి మనము అనుమతిస్తాము ఇది కంప్రెషర్ను అమలు చేయగలదు లేదా కొంచెం ఎక్కువ పనిని చేయగలదు ఎందుకంటే విమానం లోపల ఎయిర్ కండిషనర్ల కొరకు ఉపయోగించాలి ఎలక్ట్రికల్ ఉపకరణాలతో కూడా పని చేయాలి కాబట్టి కంప్రెషర్కు అవసరమైన శక్తి మరియు విద్యుత్ ఉపకరణాలకు కొంత అదనపు శక్తి అంటే టర్బైన్ ఉత్పత్తి చేయడానికి అనుమతించబడుతుంది అప్పుడు వాహనం ఎలా నడుస్తోంది లేదా మీ విమానం ఎలా నడుస్తోంది టర్బైన్ నుండి బయటకు వచ్చే వేడి వాయువులు నాజిల్ గుండా బయటికి వెళ్తాయి తద్వారా ఇది చాలా ఎక్కువ వేగంతో బయటకు వెళుతుంది మరియు థ్రస్ట్ లేదా రివర్స్ థ్రస్ట్ ఉత్పత్తి చేస్తుంది రివర్స్ థ్రస్ట్ ఉపయోగించి న్యూటన్ యొక్క మూడవ చలన నియమం గురించి ఆలోచించండి విమానం మాత్రమే ముందుకు దిశలో కదలగలదు మీకు ఆసక్తి ఉంటే మీరు ఈ విమాన చోదక చక్రాలపై మరింత అన్వేషించవచ్చు దీనిని ముగించే ముందు మనకు ఆచరణలో ఉన్నదాని గురించి ఒక సంగ్రహావలోకనం మనము మాట్లాడిన ఆదర్శ చక్రాలు లేదా ఆదర్శ బ్రైటన్ చక్రం కానీ ఆచరణాత్మకంగా ఫ్రిక్షన్ నష్టాలను ఎప్పటికీ విస్మరించలేము మరియు అదేవిధంగా ఉష్ణ ఎక్స్చేంజర్ లోకి ప్రవహించేటప్పుడు పీడనం తగ్గుతుంది కాబట్టి ఒక ప్రాక్టికల్ బ్రైటన్ చక్రంలో మా Ts రేఖాచిత్రం ఇలా కనిపిస్తుంది ఇక్కడ 1 కుదింపు ప్రారంభంలో ప్రారంభ స్థానం ఇది ఒక ఆదర్శ చక్రం అయితే మీకు 2s ఉండాలి రివర్సీబులిటీ లేని కారణంగా ప్రధానంగా ఘర్షణ కారణంగా మనము 2a కు చేరుకుంటున్నాము కాబట్టి మనము నిజంగా అక్కడ కొంత పనిని కోల్పోతున్నాము రివర్సీబులిటీ లేని ప్రభావం ఏమిటంటే ఏ పని అవుట్పుట్ అయినా లేదా కంప్రెసర్కు ఇవ్వాల్సిన ఇన్పుట్ కావాలంటే మనం ఎక్కువ పని ఇన్పుట్ ఇవ్వాలి మరియు తదనుగుణంగా మనము ఐసెన్ట్రోపిక్ సామర్థ్యం అని పిలువబడేదాన్ని నిర్వచించాము కంప్రెసర్ కోసం ఐసెన్ట్రోపిక్ సామర్థ్యం ఇలా నిర్వచించబడింది ఎక్కడ ws అనేది ఆదర్శ పని అవసరం wa అనేది అసలు పని అవసరం రివర్సీబులిటీ లేనందున వాస్తవమైన పని అవసరం ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది పైన చూపిన విధంగా ఎంథాల్పీ పరంగా సంబంధం కలిగి ఉంటుంది అదేవిధంగా టర్బైన్ వైపు ఐసెన్ట్రోపిక్ విస్తరణ ఉంటే మనం పాయింట్ 4s చేరుకోవాలి కానీ రివర్సీబులిటీ లేనందున మనం అక్కడికి చేరుకోలేకపోతున్నాం కాబట్టి మనం పాయింట్ 4a కు చేరుకుంటున్నాము కాబట్టి మళ్ళీ టర్బైన్ నుండి నెట్ వర్క్ అవుట్పుట్ తక్కువగా ఉంటుంది అదేవిధంగా టర్బైన్ కోసం ఒక ఐసెన్ట్రోపిక్ సామర్థ్యాన్ని మనము నిర్వచించాము ఇది టర్బైన్ నుండి మనకు లభించే వాస్తవ పని అవుట్పుట్గా ఇవ్వబడుతుంది ఇది రివర్సిబుల్ విస్తరణ అయితే మీకు లభించే పని అవుట్పుట్ని తీసివేయాలి కాబట్టి రెండు సందర్భాల్లో సంక్షిప్త నిర్వచనం విలువలు 100 కన్నా తక్కువ కాబట్టి రివర్సీబులిటీ లేనందున కంప్రెషర్కు అవసరమైన పని ఇన్పుట్ ఆదర్శ పరిస్థితి కంటే ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా రివర్సీబులిటీ లేనందున మీరు టర్బైన్ నుండి పొందుతున్న పని అవుట్పుట్ వాస్తవ దృశ్యం కంటే తక్కువగా ఉంటుంది తద్వారా మనము రెండిటిని కోల్పోతున్నాము హీట్ ఎక్స్చెంజర్ లో అదనపు వేడి అందించడం వల్ల ప్రెజర్ డ్రాప్ కూడా ఉంటుంది కాబట్టి ఇది ఈ పంక్తిని అనుసరించకుండా ఈ ప్రత్యేక బిందువు నుండి మొదలుపెట్టి ఈ ప్రత్యేక భాగానికి చేరుకుంటుంది నిరంతర మరియు ఈ చుక్కల రేఖల మధ్య పీడనం తగ్గుతుంది అదే ఇతర వైపు కూడా వర్తిస్తుంది కాబట్టి సంఖ్యా సమస్యను పరిష్కరించేటప్పుడు ఐసెన్ట్రోపిక్ సామర్థ్యం యొక్క ప్రభావం తదుపరి ఉపన్యాసంలో చర్చిస్తాము ఆదర్శవంతమైన బ్రైటన్ చక్రంతో కూడిన సంఖ్యా సమస్యను పరిష్కరించడం తో ఈ రోజు ముగిస్తాము ఆదర్శవంతమైన బ్రైటన్ చక్రం కుదింపు మరియు విస్తరణ ప్రక్రియలు రెండూ ఐసెన్ట్రోపిక్ మరియు చక్రంలో ఎక్కడా పీడనం తగ్గుదల లేదు కాబట్టి ఇక్కడ సమస్యను చదవండి పీడన నిష్పత్తి 8 ఉంది కాబట్టి మీరు ఇప్పటికే ఇచ్చిన రెండు స్టేట్ పాయింట్ల వద్ద గ్యాస్ ఉష్ణోగ్రతను కనుగొనాలి గాలి ప్రామాణిక అంచనాలను మీరు పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి ప్రాథమికంగా మనం T2 మరియు T4 బ్యాక్ వర్క్ రేషియో మరియు సైకిల్ ఎఫిషియెన్సీ కనుగొనాలి కాబట్టి కుదింపు ప్రక్రియను అనుసరించడం మనకు తెలిసిన పరిమాణాలు ఏమిటి మరియు ఎప్పటిలాగే నేను సంఖ్యలను ముందే లెక్కించాను కనుక ఇది 543 4 K లాగా మారుతుంది అదేవిధంగా T3 మరియు T4 ను మనం అక్కడ నిష్పత్తి లేదా rp విలువను కూడా ఉపయోగించుకోవచ్చు లేదా దీన్ని లెక్కించడానికి మరొక మార్గం ఉంది ఎందుకంటే అది అంతకుముందు ఉపయోగించాము కాబట్టి మనం ఏమి చేయగలం అంటే కాబట్టి మీరు సంఖ్యలను పెడితే అది 717 6 K గా వస్తుంది కాబట్టి ఇతర రెండు ఉష్ణోగ్రతలు కూడా ఉంటాయి మీరు బ్యాక్ వర్క్ నిష్పత్తిని లెక్కించాలి బ్యాక్ వర్క్ రేషియో కంప్రెసర్ పని మరియు టర్బైన్ వర్క్ మధ్య రేషియోకి సమానం కాబట్టి ఈ ఆదర్శ చక్రంలో కూడా టర్బైన్ ఉత్పత్తి చేసే 42 పనిని కంప్రెసర్ వినియోగించినట్లు మీరు చూడవచ్చు చివరకు ఈ బ్రైటన్ చక్రానికి ఉష్ణ సామర్థ్యం కనుగొనడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మీరు ఫార్ములాను గుర్తుచేసుకుంటే ఇది ఒక మార్గం లేదా ఇతర మార్గం మళ్ళీ మీకు నాలుగు ఉష్ణోగ్రతలు తెలుసు cp రద్దు అవుతుంది మరియు మీరు విలువలను పెడితే మీ సామర్థ్యం 44 8 వస్తుంది కాబట్టి మీరు ఈ క్రింది వ్యక్తీకరణను లెక్కించడం ద్వారా దాన్ని తనిఖీ చేయగల ఉష్ణ సామర్థ్యం కాబట్టి బ్రైటన్ చక్రం కోసం సమర్థవంతమైన మరియు బ్యాక్ వర్క్ నిష్పత్తిని కనుగొనడానికి మనము ప్రాథమిక సూత్రాలను ఉపయోగించి సాధారణ సంఖ్యా ఉదాహరణను పరిష్కరించడానికి ఇది చాలా సులభమైన సూత్రం ఇక్కడ గుర్తుంచుకోండి మనము దీని నుండి ఖచ్చితమైన పని అవుట్పుట్ను లెక్కించే స్థితిలో లేము ఎందుకంటే దాని కోసం మాకు మరింత సమాచారం అవసరం ద్రవ్యరాశి ప్రవాహం రేటును మనం తెలుసుకోవాలి స్పెసిఫిక్ హీట్ ని కూడా తెలుసుకోవాలి k కి సంబంధించిన సమాచారం మాకు ఇవ్వబడింది Cp ఇవ్వలేదు కాబట్టి మనము qin qout wc లేదా wt లెక్కించలేము కాని వాటి నిష్పత్తులను మనం ఇక్కడ పొందవచ్చు కాబట్టి ఇంతటితో నేటి ఉపన్యాసం ముగింపు కి చేరుకున్నాము ఈ రోజును వివరించిన దానిని సంగ్రహంగా చెప్పాలంటే బాహ్య దహన మరియు అంతర్గత దహన యంత్రాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి వేడి ఇంజిన్ల వర్గీకరణ గురించి చర్చించాము మనము బ్రైటన్ లేదా జూల్ చక్రం ఆదర్శ చక్రాలు చక్రానికి గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రత ఇచ్చిన వాంఛనీయ పీడన నిష్పత్తుల భావన గురించి మాట్లాడాము అప్పుడు మనము జెట్ ప్రొపల్షన్ చక్రం రూపంలో బ్రైటన్ చక్రం యొక్క అనువర్తనం గురించి మాట్లాడాము ఇక్కడ మనము కంప్రెసర్ ఇన్పుట్ అవసరాన్ని తీర్చడానికి టర్బైన్ లేదా విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకుంటాము చివరకు మనము ఐసెన్ట్రోపిక్ సామర్థ్యాల గురించి మాట్లాడాము మరియు తదనుగుణంగా అవసరమైన మార్పు లేదా ఆచరణాత్మక సవరణ స్వయంచాలకంగా ఆదర్శ బ్రైటన్ చక్రంలోకి వస్తుంది కాబట్టి తరువాతి ఉపన్యాసంలో మనం మొదట ఐసెన్ట్రోపిక్ సామర్థ్యం అనే భావనను ఉపయోగించి సంఖ్యా ఉదాహరణను పరిష్కరిస్తాము ఆపై మనము ఆదర్శ బ్రైటన్ చక్రం యొక్క పనితీరును మెరుగుపరిచే మార్గాలను గుర్తించడానికి ముందుకు వెళ్తాము అప్పటి వరకు ఈ ఉపన్యాసాన్ని పునశ్చరణ చేయండి మరియు మీకు ఏదైనా ప్రశ్న ఉంటే దయచేసి నాకు వ్రాయండి ధన్యవాదాలు